మానవ వనరుల నిర్వహణపై తదుపరి సెషన్కు తిరిగి స్వాగతం ఈ రోజు మనము చివరిసారి క్లాస్ లో ఏమి చేసామో కొంచెం చూద్దాం మరియు మనము శిక్షణ మరియు అభివృద్ధిపై చర్చ తో కూడా ప్రారంభిద్దాము కాబట్టి ఇక్కడ ఉన్నందుకు మరియు ఉపన్యాసం ఓపికగా వింటునందుకు చాలా ధన్యవాదాలు ఈ రోజు నేను కవర్ చేయదలిచిన దానికి నేరుగా వెళ్దాం ఇవి కొన్ని వనరులు నేను ఉపయోగించాను నేను మీకు చెప్పినట్లుగా నేను క్లాస్ ని ఇలా ప్రారంభించాలనుకుంటున్నాను మీరు తెలుసుకోవాలి నాకు సమాచారం ఎక్కడ నుండి వచ్చింది అని మరియు కొద్దిగా పునర్విమర్శ నేను చెప్పాలనుకున్నది నేను పూర్తి చేయలేకపోయాను చివరిసారి కవర్ చేయడానికి కాబట్టి నేను త్వరగా స్లైడ్ ల ద్వారా వెళ్తాను మనము పనితీరుపై అభిప్రాయం గురించి మాట్లాడుతున్నాము ప్రతి పనితీరు అంచనాలు ఏమిటి మనము చాలా తొందరగా చర్చించాము మనము సమతుల్య స్కోర్కార్డ్ గురించి చర్చించాము మరియు పనితీరుపై అభిప్రాయం యొక్క ఉద్దేశ్యం గురించి నేను మీకు చెప్తున్నాను పనితీరుపై అభిప్రాయం యొక్క ఉద్దేశ్యం పర్యవేక్షకుడు మరియు సబార్డినేట్ మధ్య రెండు మార్గాల సంభాషణ కోసం కమ్యూనికేషన్ కోసం ఒక అవకాశాన్ని అందించడం వివిధ పద్ధతులు చర్చించబడ్డాయి ఇప్పుడు మీరు పేలవమైన పనితీరును ఎలా నిర్వహిస్తారు నేను చివరిసారి కవర్ చేయలేకపోయాను మీరు ఎలా చేస్తారు ఉద్యోగులతో మీరు ఏమి చేస్తారు ఎవరు చేయరు వారు ఏమి చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఈ చర్చ యొక్క మొదటి భాగం ఏమిటంటే ఉద్యోగి సమర్థవంతంగా పనిచేయడంలో విఫలమవుతున్నాడు ఎప్పుడు మనము పేలవమైన పనితీరును నిర్వహించడానికి ప్రయత్నిస్తామో మనం గమనించే మొదటి విషయం ఏమిటంటే వ్యక్తి వారు ఏమి చేయాలని భావిస్తున్నారో అది చేయలేకపోవడం ఆపై మీరు దీన్ని గమనించిన తర్వాత దయచేసి పేలవమైన పనితీరుకు గల కారణాలను పరిశోధించండి తెలుసుకోండి ఉద్యోగి ఎందుకు పని చేయలేకపోయాడు ఉద్యోగి ఎందుకు చేయలేకపోయాడు అతను లేదా ఆమె ఏమి చేయాలని అనుకున్నారు ఆపై మీరు కారణాలను కనుగొన్న తర్వాత కారణాలు చాలా ఉండవచ్చు ఉద్యోగికి శిక్షణ ఇవ్వకపోయి ఉండవచ్చు ఉద్యోగి అర్హత సాధించకపోయి ఉండవచ్చు ఉద్యోగి సౌకర్యంగా ఉండకపోవచ్చు ఉద్యోగి సోమరితనం కావచ్చు కారణాలు ఏమైనా వ్యక్తిగతం అయి ఉండవచ్చు వ్యక్తికి వెలుపల ఉండవచ్చు కాబట్టి ఈ కారణాలను తెలుసుకోండి ఆపై పరిస్థితి యొక్క లోపాలను పరిష్కరించండి ఉద్యోగి యొక్క లోపాలు కావచ్చు అపుడు కొన్నిసార్లు ఉద్యోగులు పని చేయరు ఎందుకంటే వారికి తెలియదు వారు ఏమి చేయటానికి అనుమతించబడతారు మరియు ఏమి చేయటానికి అనుమతించబడరు మనము అనుకున్నట్టు కొంత రోల్స్ యొక్క గందరగోళం ఉంది కాబట్టి వ్యక్తి ఏమి కోరుకుంటున్నారో మరియు వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో అతను లేదా ఆమె ఏమి చేయటానికి అనుమతించబడ్డాడో లేదా చేయటానికి అనుమతించబడ్డాడో తెలుసుకోండి మరియు ఉద్యోగి రోల్ కి ఉండాల్సిన అవసరం ఉన్న అంచనాలను స్పష్టం చేయండి ఆపై ఉద్యోగితో సంప్రదించి లక్ష్యాలను నిర్దేశించుకోండి దయచేసి కనుగొనండి ఉద్యోగి ఏమి చేయగలడు మరియు ఏమి చేయలేడు ఆపై లక్ష్యాలను తదనుగుణంగా సెట్ చేయండి ఒక వ్యక్తి వారు చేయాలనుకుంటున్న స్థాయికి పని చేయకపోతే ప్రత్యేకించి పర్యవేక్షణ సమావేశాలను ఏర్పాటు చేయండి మీరు ఇతర ఉద్యోగులను కలుసుకునే దానికంటే ఎక్కువసార్లు వారిని కలవడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన మరియు వారి పని వాతావరణానికి సంబంధించినంతవరకు వారి ఉత్పాదనకు సంబంధించినంతవరకు వారితో ఏమి జరుగుతుందో గమనించండి కొన్నిసార్లు ప్రజలు మరింత సౌకర్యంగా ఉంటారు వారు ఒక పని చేసేటప్పుడు గందరగోళానికి గురైనప్పుడల్లా ఎవరైనా వెళ్లి చేయడం వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ పర్యవేక్షణ సమావేశాలు వారికి ఓపెన్ అవడానికి వారి సమస్యలను చర్చించడానికి వారి పరిమితులను పర్యవేక్షకుడితో చర్చించడానికి అవకాశం ఇస్తాయి అప్పుడు ఈ సమావేశాల ద్వారా చర్యల యొక్క ప్రత్యామ్నాయ కోర్సులను సెట్ చేయవచ్చు ఉద్యోగి ఇప్పటికీ పేలవమైన పనితీరును కొనసాగిస్తే మీరు పనితీరు సమీక్ష ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలనుకోవచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నించండి దానిని గమనించండి వ్రాతపూర్వకంగా ఉంచండి రికార్డ్ చేయండి మీరు ఉద్యోగి నుండి ఏమి ఆశించారో మరియు ఉద్యోగి యొక్క అవుట్పుట్ ఏమిటో రికార్డ్ చేయండి ఉద్యోగి పనితీరు అనుకున్నట్టుగా లేకపోతే ప్రత్యామ్నాయ ఉపాధిని పరిగణించండి ఉద్యోగికి సూచించడం ఇది అతనికి లేదా ఆమెకు సరైన ప్లేస్ కాకపోవచ్చు మరియు ప్రత్యామ్నాయ కోర్సుల కు సంబంధించి వారికి సూచనలు ఇవ్వడం ఇది చెడ్డ ఆలోచన కాకపోవచ్చు చర్చించిన సమస్యలు మరియు తీసుకున్న చర్యలను రికార్డ్ చేయండి కానీ ఖచ్చితంగా సంబంధిత ఉద్యోగితో సన్నిహితంగా ఉండండి మరియు మొదటి సందర్భంలో వాటిని విజయవంతం చేయడంలో సహాయపడండి వారికి విజయవంతం కావడానికి వారికి ఎక్కువ మద్దతు మరియు సహాయం ఇవ్వండి మరియు వీలైనన్ని వనరులను ఇవ్వండి ఆపై అది జరగకపోతే అప్పుడు బహుశా ఇది మీరు సూచించవచ్చు ఇది చాలా మంచి ఫిట్ కాదు అని మీరు వారికి తగినంత మద్దతు ఇచ్చే వరకు మీరు వారికి తగినంత అవకాశాలు ఇచ్చేవరకు విజయవంతం అయ్యే వరకు ఉద్యోగులను శిక్షించవద్దు మీరు వారిని ముందు శిక్షించినట్లయితే మీరు చెడుగా ఉదాహరణను కలిగి ఉంటారు మీరు చాలా మంది ఇతర ఉద్యోగులను డీమోటివెట్ చేయడం ఆపేయండి ఇంకా మెరుగుదల లేకుండా ఉంటే ఉద్యోగికి మీరు వారికి తగిన మద్దతు ఇచ్చారు అని సూచించండి మీరు ఉద్యోగితో నిరంతరం సమీక్ష సమావేశాలు జరిపారు ఇంకా అభివృద్ధి లేదు లేదా చాలా తక్కువ మెరుగుదల ఉంది ఆ సమయంలో మీరు క్రమశిక్షణా విధానంలో విధానాలను ఆశ్రయించాలనుకోవచ్చు అది ఉద్యోగికి ముందే ప్రకటించాలి ఉద్యోగి తెలుసుకోవాలి ఏమి జరగబోతుందో దయచేసి ఏ ఉద్యోగికి అయినా తగినంత హెచ్చరికలు రికార్డ్ చేసిన హెచ్చరికలు మరియు విజయవంతం అయ్యే అవకాశాలను వారికి ఇవ్వకుండా వారికి శిక్షను విదించవద్దు మనము పనితీరును అంచనా వేయడం మాట్లాడాము పనితీరు మదింపు అంటే ఏమిటి అనే దానిపై మనము స్పష్టంగా మాట్లాడాము పనితీరు మదింపులలో నిష్పాక్షికత గురించి కూడా మాట్లాడాము అప్రైసల్ ఇంటర్వ్యూల గురించి మాట్లాడటానికి మనకు అవకాశం రాలేదు కాబట్టి నేను చాలా త్వరగా దీని ద్వారా వెళ్తాను ఒక అప్రైసల్ ఇంటర్వ్యూ అనేది చర్చ వివిధ పరికరాలను ఉపయోగించడం ద్వారా అధికారికంగా రికార్డ్ చేయబడిన మదింపు తరువాత వివిధ రకాల మదింపు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ మదింపు ఇంటర్వ్యూల నుండి ఫలితాలు మారవచ్చు ఫలితాలు సంతృప్తికరంగా మరియు ప్రోత్సహించదగినవి సంతృప్తికరమైనవి కానీ ఇంకా ప్రోత్సహించబడలేదు సంతృప్తికరంగా లేవు కాని సరిదిద్దగలవి మరియు సంతృప్తికరంగా మరియు సరిదిద్దలేనివి కావచ్చు కాబట్టి వివిధ రకాల ఫలితాలు ఉండవచ్చు వాటిని ఈ నాలుగు ఫలితాలలో వర్గీకరించవచ్చు మీరు అప్రైసల్ ఇంటర్వ్యూను ఎలా నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ వర్క్ డేటా పరంగా మాట్లాడండి దయచేసి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దు మాట్లాడటానికి వ్యక్తిని ప్రోత్సహించండి ఇది ఒక ఇంటర్వ్యూ ఇది డైలాగ్గా భావించాలి ఉచిత ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి సమస్యల చుట్టూ తిరగవద్దు నేరుగా పాయింట్కి రండి సమస్యలను మాత్రమే పరిష్కరించండి ఇలా చెప్పకండి ఓహ్ మీరు బాగా దుస్తులు ధరించరు మీరు దుస్తులు ధరించడానికి ఎక్కువ సమయం గడుపుతారు మీరు ఆడుకోవడం మీ కంప్యూటర్లో ఆటలు ఆడటం తో ఎక్కువ సమయం గడుపుతారు అని సమస్యను మాత్రమే సూచించండి మీ అవుట్పుట్ మార్క్ వరకు రాలేదు మీరు అహంకారి అని చెప్పకండి మీరు పిరికివారు మీరు మాట్లాడలేరు అని చెప్పకండి నా ఉద్దేశ్యం అలాంటి వ్యాఖ్యలు చేయవద్దు లేదా మీరు చాలా బిగ్గరగా ఉంటారు లేదా అలా ఏమైనా సరే అది సరైనది కాదు డిఫెన్సివ్ సబార్డినేట్ ను మీరు ఎలా నిర్వహిస్తారు కాబట్టి రక్షణాత్మక ప్రవర్తన సాధారణం అని దాన్ని గుర్తించండి ముఖ్యంగా మీరు ఎత్తి చూపినప్పుడు ఎవరో చేసిన తప్పులు ప్రజలు ఎవరైనా రక్షణ పొందడం బాధ్యతను విడదీయడం సంస్థపై నిందలు వేయడం సహజం ఇది చాలా సహజమైనది ఇది చాలా సందర్భాలలో వస్తుంది ఆ విధంగా ప్రజలు స్పందిస్తారు ప్రత్యేకించి వారు ఏమి చేయడం లేదు సంస్థకు ఏమి చేసారు లేదా అలాగే సంస్థ వారు ప్రదర్శిస్తారని ఊహించిన దానిని వారు ఏమి ప్రదర్శించలేకపోయారు అని మీరు వారికి చెప్పినప్పుడు ఒక వ్యక్తిని ఎపుడూ డిఫెన్స్ చేయవద్దు మరియు వారిని వారి గురుంచి వివరించడానికి ప్రయత్నించనివ్వండి ఉదాహరణకు మీకు తెలుసా మీరు ఎక్స్క్యూజ్ అడగటానికి అసలు కారణం మీరు దేనిని నిందించడం భరించలేరు ఈ ఇంటర్వ్యూలలో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఉండకండి చెప్పకండి నాకు నువు బాగా తెలుసు నీకు తెలిసినదానికన్నా నేను ఇది చాలా సార్లు విన్నాను అనేవి మీకు తెలుసా ప్రజలు చెబుతారు లేదు లేదు నేను మీ ప్రయోజనం కోసం ఇలా చేస్తున్నాను కానీ ఎవ్వరూ ఏమీ చేయరు వేరొకరి ప్రయోజనం కోసం దాచిన ఎజెండా ఒకటి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు ఈ రకమైన ప్రకటనను ఉపయోగిస్తారు మరియు ప్రజలు వెంటనే తమకు తాము మాట్లాడకుండా ఉండిపోతారు మరియు అది జరగాలని మీరు కోరుకోరు మీ ఉద్యోగులు మిమ్మల్ని విశ్వసించాలని మీరు కోరుకుంటారు మీరు ఒక ఉద్యోగిని డిఫెన్సివ్ చేసుకోవడం చూసినపుడు చర్య వాయిదా వేయండి అప్పుడు ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది ఉద్యోగికి చెప్పినదానికి గ్రహించడానికి కొంత సమయం ఇవ్వండి ఆపై రెండవ సమావేశంలో మీరు వ్యక్తికి తెలియజేయవచ్చు కొంత చర్య తీసుకోబడుతుంది అని మీ స్వంత పరిమితులను గుర్తించండి పర్యవేక్షకుడిగా మీరు పరిపూర్ణంగా లేరు దయచేసి మీరు పరిపూర్ణంగా లేరని అంగీకరించండి మీరు అది నమ్మడానికి ఇష్టపడవచ్చు కానీ ఎవరూ పరిపూర్ణంగా లేరు మీ స్వంత పరిమితులను అంగీకరించండి బహుశా మీరు ప్రగతిశీలమయ్యారు బహుశా మీరు చాలా వ్యక్తిగతంగా మారారు బహుశా మీరు ఈ ఉద్యోగి అవసరాలకు సున్నితంగా ఉండకపోవచ్చు కాబట్టి మీ స్వంత పరిమితులను అంగీకరించండి మీరు ఒక సబార్డినేట్ ముందు అలా చేయకూడదు అలా ఉంటే ఖచ్చితంగా మంచిది కానీ వాటిని మీరే అంగీకరించండి తదనుగుణంగా వ్యవహరించండి సబార్డినేట్ను ఎలా విమర్శిస్తారు దానికి ఒక సూత్రం ఏంటంటే ఆ ఫౌజీలు సాయుధ దళాలలోని ప్రజలు నాకు నేర్పించారు బహిరంగంగా ప్రశంసించడం ప్రైవేటుగా శిక్షించడం ఎల్లప్పుడూ మనము చెప్పినట్లుగా కమ్యూనికేషన్ పరిభాషలో ఎల్లప్పుడూ ఎదుర్కోవటానికి ప్రయత్నించండి మరియు నిర్వహించండి వ్యక్తి తనకోసం సెట్ చేసుకున్న ప్రజల అభిప్రాయాన్ని ఎపుడూ కొనసాగించాలి దయచేసి బహిరంగంగా ఉద్యోగి యొక్క పబ్లిక్ ఇమేజ్ పై ఎపుడూ దాడి చేయవద్దు అది చేయకూడదు కాబట్టి బహిరంగంగా ప్రశంసించండి మరియు ప్రైవేటుగా శిక్షించండి వారిని సరిగ్గా తిట్టండి వారు సరిగ్గా ఏమి చేయలేదు అని వారికి చెప్పండి కానీ దీన్ని ప్రైవేట్గా చేయండి మరియు విజయవంతం కావడానికి వారికి తగినంత అవకాశం ఇవ్వండి నేను ఇంకా నొక్కి చెప్పలేను మీరు అలా చేసి మీరు వారికి విజయవంతం అయ్యే అవకాశం ఇవ్వాలి మీరు వారిని గౌరవిస్తారు మీరు వారిని గౌరవంగా చూస్తారు మీరు 10 లో 9 సార్లు వ్యక్తిగతంగా పొందలేరు మీకు ఒక ఉద్యోగి ఉంటారు వారు జీవితానికి కట్టుబడి ఉంటారు మరియు మీకు విధేయులుగా ఉంటారు ఎలా నిర్ధారించాలి ఇంటర్వ్యూ పనితీరుకు ఎలా దారితీస్తుంది అని ఇంటర్వ్యూలో సబార్డినేట్ బెదిరింపు అనుభూతి చెందకుండా చూసుకోండి ఒక వ్యక్తికి వారు తమ పనిని చేయడం లేదని చెప్పే మార్గం ఉంది వ్యక్తిగతంగా తీసుకోవద్దు దాడి చేయవద్దు బయటకు వెళ్ళమని వారిని అడగవద్దు వారిని నోరుమూసుకోమని అనవద్దు హింసాత్మకంగా ఉండకండి దూకుడుగా ఉండకండి సాధ్యమైనంత గౌరవంగా ఉండండి మరియు అవతలి వ్యక్తిని గౌరవించండి మరియు మరొక వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తాడు మరియు ప్రజలు వారి జాబ్ చేయడానికి భయపడకూడదు వారు బాగా ప్రదర్శించడానికి ప్రేరేపించబడాలి కాబట్టి వారిని భయపెట్టవద్దు వారిని ప్రేరేపించండి వారిని ప్రోత్సహించండి సబార్డినేట్కు అతని లేదా ఆమె ఆలోచనలను మరియు భావాలను ప్రదర్శించడానికి అవకాశం ఉందని మరియు ఇంటర్వ్యూ యొక్క కోర్సును ప్రభావితం చేసే అవకాశం ఉందని నిర్ధారించుకోండి ఇది వన్ వే సమాచారం ఇచ్చే సెషన్ కాదు ఇది డైలాగ్గా భావించాలి దయచేసి వారి దృక్కోణాన్ని కూడా ప్రదర్శించడానికి వారికి అవకాశం ఇవ్వండి సబార్డినేట్కు సహాయకారిగా మరియు సహాయంగా ఉండండి మరియు విజయవంతం కావడానికి అతనికి లేదా ఆమెకు సహాయపడండి కాబట్టి మళ్ళీ ఇది కేవలం పునరావృతం చేస్తున్నాను మీరు విధ్వంసక విమర్శలను నివారించాలి ఎందుకంటే ఇది గ్రహీతలలో ప్రతికూల భావాలను ఉత్పత్తి చేస్తుంది మరియు సంఘర్షణను ప్రారంభించవచ్చు లేదా తీవ్రతరం చేయవచ్చు మరియు అది సంస్థకు హానికరం భవిష్యత్తులో విభేదాలను హ్యాండిల్ చేయడానికి ఇది వ్యక్తుల ప్రాధాన్యతను తగ్గిస్తుంది కాబట్టి మీ చుట్టూ ప్రజలు అన్ ఫెయిర్ గా ట్రీట్ చేయబడితే వారు అసౌకర్యంగా భావిస్తారు వారి సమస్యలతో వారు మీ వద్దకు రారు మరియు అది వారి పనితీరులో కనిపిస్తుంది ఇది స్వీయ నిర్దేశిత లక్ష్యాలపై మరియు ఆత్మవిశ్వాసం యొక్క భావాలపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది మీరు ఉద్యోగుల విశ్వాసాన్ని అణగదొక్కితే మరియు ఇది వారి పనితీరును ఖచ్చితంగా తగ్గిస్తుంది మరియు అది మీకు అక్కరలేని పని ఇంటర్వ్యూ తరువాత పనితీరు గురించి తరచుగా కమ్యూనికేట్ చేయండి మరలా వారిని తనిఖీ చేయండి మరియు తెలుసుకోండి వారు సరిగా చేస్తున్నారా లేదా అనేది మరియు వారికి మరేదైనా అవసరమా అని చూడండి మరియు పనితీరుపై సంస్థాగత రివార్డులను నిరంతరం చేయండి కాబట్టి సంస్థాగత బహుమతులు పనితీరుతో ముడిపడి ఉండాలి ఇప్పుడు ఈ రోజు నేను నిర్ణయించుకున్న అంశానికి వెళ్దాం క్షమించండి ఇది కొంత సమయం పట్టింది ఏదేమైనా సుమారు 12 నిమిషాల తరువాత మనము తిరిగి ట్రాక్ లోకి వచ్చాము మరియు ఈ రోజు ఈ శిక్షణ మరియు అభివృద్ధి భాగాన్ని కనీసం సగం పూర్తి చేయాలని ఆశిస్తున్నాను ఆపై మనము తరువాతి క్లాస్ లో తదుపరి బాగానీకి వెళ్తాము శిక్షణా ప్రక్రియ మీరు ఉద్యోగిని తీసుకున్నారు ఉద్యోగిని అంచనా వేశారు ఉద్యోగి మీ సంస్థలో ఒక సంవత్సరం గడిపాడు మీరు ఉద్యోగిని నియమించుకున్నాక ప్రారంభ ధోరణి దశ ద్వారా వారిని ఉంచండి మీరు వారి పనితీరును అంచనా వేశారు మరియు మీరు వారిని ఉంచాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు మీరు వారితో ఏమి చేస్తారు శిక్షణా ప్రక్రియ నిర్వచనం ఏమిటంటే శిక్షణ అంటే కొత్త లేదా ప్రస్తుత ఉద్యోగులకు వారి ఉద్యోగాలు చేయడానికి వారికి అవసరమైన నైపుణ్యాలు ఇవ్వడం ఇక్కడ కొన్ని భావనలు నిర్లక్ష్య శిక్షణ అంటే తగినశిక్షణ కాదు లేదా ఉద్యోగికి కేటాయించిన శిక్షణ అతని ఉద్యోగానికి సరిపోదు చాలా సార్లు మనము వారికి శిక్షణ ఇస్తాము మనము వారిని శిక్షణా మాడ్యూళ్ళ ద్వారా ఉంచాము దాని యొక్క హెక్ కోసం ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చేస్తున్నారు వారికి ఆ రకమైన శిక్షణ అవసరం ఉన్నా లేకపోయినా కాబట్టి దానిని నిర్లక్ష్య శిక్షణ అంటారు వ్యూహంను శిక్షణ తో సమలేఖనం చేయడానికి ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలతో సంస్థాగత అవసరాలు మరియు తగిన శిక్షణతో మిళితం కావాలి ఇది వ్యక్తిగత పనితీరుతో మిళితం కావాలి మరియు ఇది సంస్థాగత పనితీరుతో సమలేఖనం చేయాలి కాబట్టి ఇది ఒకదానికొకటి అనుసంధానించబడిన పెద్ద సంఖ్యలో విషయాల కలయిక సంస్థ ఏమిటో సంస్థ ఏమి చేయగలదో సంస్థ ఏ దిశగా వెళుతుందో మనం కనుగొనాలి మనము సమతుల్య స్కోర్కార్డ్ గురించి మాట్లాడాము శిక్షణ కూడా విజన్ మరియు వ్యూహం పనితీరు మరియు ఆర్ధికవ్యవస్థలు కస్టమర్లు మరియు వీటన్నింటికీ అనుగుణంగా సమతుల్యతతో ఉండాలి మరియు ఈ అంశాలలో ప్రతి ఒక్క అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు వారు సంస్థ యొక్క వ్యూహంతో సమన్వయం చేసుకోవాలి ఏ సంస్థ అయినా దేని వైపు వెళుతుందో మరియు ఈ మొత్తం అస్తవ్యస్తమైన సంక్లిష్ట సంబంధం దీనిని పూర్తిగా చూడాలి మరియు ఇది మొత్తంగా అంచనా వేయాలి ఆపై శిక్షణ అవసరాలు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే ఇది ఉద్యోగుల శిక్షణ శిక్షణలో ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు ఉంటాయి శిక్షణ అనేది దశల వారీ ప్రక్రియ దీనిలో ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు ఉంటాయి ప్రణాళిక చేసిన కార్యక్రమాలు వారు ముందుగా ఆలోచించినవి పనితీరును మెరుగుపరచడానికి వ్యక్తిగత సమూహం మరియు లేదా సంస్థాగత స్థాయిలో రూపొందించబడింది మెరుగైన పనితీరు జ్ఞానం నైపుణ్యాలు వైఖరులు మరియు ప్రవర్తనలో కొలవగల మార్పులు ఉండవచ్చునని సూచిస్తుంది కాబట్టి మనము పాయింట్ A నుండి ప్రారంభిస్తాము మరియు మనం B పాయింట్కి వెళ్లాలి అని చెప్పాము మరియు B పాయింట్ను పొందడానికి మనకు ఏమి కావాలి కాబట్టి నేను మీ కోసం దీనిని గీసి చూపిస్తాను ఇది పాయింట్ A మరియు నా సంస్థ యొక్క ఆకారం గీయడం అవసరం నా డ్రాయింగ్ చాలా బాగోదు కాబట్టి నేను మీతో క్షమాపణలు కోరుతున్నాను బహుశా ఇది ఇలా ఉండాలి కాబట్టి నా సంస్థను నేను ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్లాలి మరియు ఏమి జరిగినా నాకు ఇక్కడ కొన్ని నైపుణ్యాలు ఉండాలి ఇది పాయింట్ B దీని నుండి దాని వరకు నా సంస్థను తయారు చేయడానికి మనకు వ్యక్తులు ఉన్నారు మనకు కస్టమర్లు ఉన్నారు మనకు ఫైనాన్స్ ఉంది మనకు కార్యకలాపాలు ఉన్నాయి మరియు మనకు విజన్ మరియు వ్యూహం ఉన్నాయి ఈ మొత్తం గందరగోళం ద్వారా మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా వెళ్తాము మరియు మనకు ఏమి కావాలి మనకు ఇక్కడ నైపుణ్యాలు ఉండవచ్చు మనకు ఇక్కడ వేరే నైపుణ్యాలు అవసరం కావచ్చు మనకు ఇక్కడ కొంత డబ్బు ఉండవచ్చు మనకు వివిధ రకాలు అయినవి అవసరం కావచ్చు ప్రతిదీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది మరియు దీనికి సంబంధించి మనం దేని వైపు వెళ్తున్నామో స్పష్టమైన చిత్రం కలిగి ఉండటం చాలా ముఖ్యం మరియు మన ఉద్యోగులు పాయింట్ A నుండి పాయింట్ B వరకు వెళ్ళడానికి ఏమి కావాలి మరియు ఇంకా సంస్థ యొక్క విజన్ మరియు వ్యూహంతోనే వెళ్ళాలి కాబట్టి మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాము మరియు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాము అనే వాటి మధ్య తేడాలు చాలా స్పష్టంగా ఉండాలి శిక్షణలో కీలక సమస్యలు మారుతున్న సంస్థాగత వాతావరణంతో శిక్షణ ఎలా మారుతుంది అని కొన్ని అంశాలు సంస్థలు వారి పర్యావరణంలో చాలా విషయాల ద్వారా ప్రభావితమవుతాయి వారు వారి పోటీదారులచే ప్రభావితమవుతారు వారు రాజకీయ పర్యావరణం ద్వారా ప్రభావితమవుతారు వారు సామాజిక పర్యావరణం ద్వారా వారి ఉద్యోగులను బహిర్గతం చేయడం ద్వారా సంస్థ లోపల నుండి ఉద్యోగులు ఇతర సంస్థలలో తమ సహచరులతో కలిగి ఉన్న కనెక్షన్ల ద్వారా ప్రభావితమవుతారు కాబట్టి ప్రతిదీ సంస్థపై ఒత్తిడి తెస్తోంది మరియు అది నిరంతరం మారుతున్న అవసరాలను జెనరేట్ చేస్తుంది మరియు సంస్థలు దీనితో చాలా వేగంగా చాలా త్వరగా మారుతున్న పర్యావరణంతో ఎలా ఉండగలవు అది ఒక పెద్ద ఆందోళన ఈ రోజు నాకు కొన్ని నైపుణ్యాలు అవసరం కావచ్చు సమయానికి నేను ఆ నైపుణ్యాలను నిర్వహించగలుగుతున్నాను మరియు వాటిని నా ఉద్యోగులకు ఇవ్వగలను అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది మరియు విషయాలు మారుతాయి కాబట్టి ఎలా నేను దానితో కొనసాగుతాను శిక్షణ తరగతి గది నేపధ్యంలో లేదా ఉద్యోగంలో జరగాలి మళ్ళీ మీరు ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న దానిపై ఆధారపడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా శిక్షణ ఎలా సమర్థవంతంగా అందించబడుతుంది మీకు బహుళజాతి సంస్థ ఉంటే మీ సంస్థ యొక్క వివిధ భాగాలకు మీ సంస్థ యొక్క వివిధ అనుబంధ సంస్థలకు మీరు ఎలా శిక్షణ ఇస్తారు శిక్షణ ఎలా ఇవ్వబడుతుంది శిక్షణ పొందినవారు నేర్చుకోవటానికి ప్రేరేపించబడతారు మీరు ఎక్కడ శిక్షణ ఇస్తారు భౌతిక స్థానం మీరు ప్రజలను ఎలా ప్రేరేపిస్తారు మీరు ఆ శిక్షణ స్టిక్ను ఎలా తయారు చేస్తారు శిక్షణ ఇవ్వడం కేవలం ఒక అంశం కానీ శిక్షణ స్టిక్ తయారు చేయడం పూర్తిగా భిన్నమైన బంతి ఆట కాబట్టి ప్రజలకు శిక్షకులకు ఇది పెద్ద సవాలు మరియు అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మరికొన్ని సవాళ్లు శిక్షణ మన సమస్యకు పరిష్కారమా కారణం మనము శిక్షణతో రావాలని నిర్ణయించుకుంటాము మనము పాయింట్ A నుండి పాయింట్ B కి వెళ్ళాలి మరియు అందుకే మనకు శిక్షణ అవసరం మనం తెలుసుకోవాలి ఈ ప్రజలందరికీ ఏమి తెలుసు మరియు వారు తమను తాము విజన్ మరియు వ్యూహంతో ఎలా సమన్వయం చేసుకోవచ్చు ఇప్పుడు శిక్షణ సహాయం చేయబోతుందా లేదా మరేదైనా చేసి మార్చాలా సమస్యకు ఇది ఒక్కటే పరిష్కారమా శిక్షణ యొక్క లక్ష్యాలు స్పష్టమైన మరియు వాస్తవికమైనవిగా ఉన్నాయా శిక్షణ ప్రతిదీ మారుస్తుందా లేదా ఇది ఒక ప్రక్రియను మాత్రమే ప్రారంభిస్తుందా లేదా పుష్ చేయడానికి ప్రేరేపించబడటానిక శిక్షణ మంచి పెట్టుబడా ఇది మరొక ప్రశ్న ప్రజలకు నేను ఖర్చు చేయబోతున్నాను చాలా డబ్బు కానీ అది ఉండకపోతే అది అసంబద్ధం అయితే అది చెల్లనిది అయితే కొంతకాలం తర్వాత అప్పుడు విషయం దానిపై అంత డబ్బు ఖర్చు చేయడం ఏమిటి కాబట్టి వివిధ వ్యక్తులు కొన్ని పరిష్కారాలను సూచించారు అది ఈ పుస్తకంలో నమోదు చేయబడింది కాబట్టి నేను మీకు సూచన ఇచ్చాను ఒక పరిష్కారం ఏమిటంటే సంస్థ లోపల నుండి చూసి మరియు శిక్షకులను కనుగొనడం మీరు ఒక వ్యక్తికి శిక్షణ ఇస్తారు ఒక వ్యక్తికి పెట్టుబడి పెట్టండి వారు బయటకు వెళ్లి ఆపై తిరిగి వచ్చి మిగిలిన సంస్థకు శిక్షణ ఇస్తారు కాబట్టి మీరు అంత డబ్బు ఖర్చు చేయడం ఆపకండి ఈ రోజు ఏమి అవసరమో దానిపై శిక్షణ ఇవ్వండి కాబట్టి అది ప్యాచ్ వర్క్ ఇది ఒక SOS ఒక సమస్యకు ఒక విధమైన పరిష్కారం మీరు ఈ రోజు ఎదుర్కొంటున్నట్లు మీరు రేపు ఎదుర్కోకపోవచ్చు కానీ కనీసం ఈ రోజు విషయాలు కవర్ చేయబడతాయి శిక్షణ ఇవ్వండి వ్యూహాత్మక అమరిక తో మీరు మీ ప్రజలకు శిక్షణ ఇచ్చిన వాటికి అనుగుణంగా ఉండవచ్చు మరియు మీరు వైవిధ్యపరచవచ్చు బహుశా మీరు మీ బుట్టలో ఎక్కువ సమర్పణలను జోడించవచ్చు కాబట్టి ఇవన్నీ తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆన్లైన్ శిక్షణ పై మూలదనం పెట్టండి ఇప్పుడు మనము చేస్తున్న కోర్స్ ఇది జాతీయ ప్రోగ్రామ్ మెరుగైన టెక్నాలజీ అభ్యాసం మరియు ఫ్రీవేర్ మరియు కోర్సు సామగ్రి అభివృద్ధి చేయడం మనము ఇక్కడ కూర్చుని ఏమి చేస్తున్నాం నేను ఏమి చేస్తున్నాను ఇక్కడ కూర్చుని నేను మీతో మాట్లాడుతున్నాను మరియు ఈ తరగతి ఖరగ్పూర్ ఐఐటి IIT Kharagpur లోని ఒక స్టూడియో లో 29 సెప్టెంబర్ 2015 న రికార్డ్ చేయబడుతోంది మరియు నేను ఇక్కడ కూర్చున్నాను మరియు ఈ ఉపన్యాసాలను రికార్డ్ చేస్తున్న బ్యాకెండ్ వద్ద ఎవరో ఉన్నారు ఈ తరగతి గదిలో విద్యార్థులు లేరు నేను వీడియో కెమెరాతో మాట్లాడుతున్నాను మరియు మనము ఒక వనరును సృష్టిస్తున్నాము అది రాబోయే కొంత రోజుల వరకు ఆశాజనకంగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ రకమైన కార్యకలాపాలు చాలా వేర్వేరు దేశాలలో చాలా విభిన్న విశ్వవిద్యాలయాలలో జరుగుతున్నాయి మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము మేము ఇవన్నీ చేస్తున్నది తద్వారా మీకు కావలసినప్పుడల్లా ఈ శిక్షణ మీకు ఉచితంగా లబించటానికి మేము దీన్ని చేస్తున్నాము తద్వారా మనం ఇక్కడ పంచుతున్న జ్ఞానాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు రాబోయే కాలం వరకు ప్రజలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఒక పుస్తకం కొనడానికి ఒక పైసా కూడా ఇంటర్నెట్ కనెక్షన్కు ప్రాప్యత ఉంటే వారు ఎక్కడైనా లాగిన్ అవ్వవచ్చు ఇది ఎలా అందుబాటులోకి వస్తుందో నాకు తెలియదు కానీ ఇది ఖచ్చితంగా రుసుము కోసం అందుబాటులో ఉండడం కాదు అది నా అవగాహన చివరికి ఇవన్నీ ఇప్పటికే ఉచితం అవుతుంది కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు ప్రజలకు తెలుసుకోవాలనుకునే విభిన్న విషయాల గురించి తెలుసుకోవడానికి వారి స్వంత వేగంతో నేర్చుకోవడానికి సహాయపడండి మరియు ఇది ఒక అవకాశం ఆ సంస్థలు ఉపయోగించుకోగలవు నేను మీతో మాట్లాడుతున్నది చాలా ప్రాథమిక మైన మానవ వనరులు గురుంచి కానీ అప్పుడు సాంకేతిక శిక్షణ కూడా ఆన్లైన్లో లభిస్తుంది కాబట్టి మీకు ఇంటర్నెట్కు ప్రాప్యత ఉంటే మీరు చాలా తేలికగా ఆన్లైన్కు వెళ్లి ఒక విమానం ఎలా నిర్మించాలో లేదా మీ కారును ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు లేదా మీ కారులో డెంట్ ను ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు నా ఉద్దేశ్యం చాలా విషయాలు విమానం నిర్మించడం పెద్ద పని కానీ ఇంట్లో చిన్న విషయాలను జాగ్రత్తగా చూసుకోవచ్చు మరియు మీరు దానిని ఉపయోగించవచ్చు మరియు మీరు ప్రయోగాలు చేయవచ్చు ఆపై మీరు వెళ్లి మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి మీరు నిజంగా ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు అదేమిటంటే మనలో చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు నా ల్యాప్టాప్కు ఏదైనా జరిగితే నేను లాగిన్ చేయలేను లేదా నేను పరిష్కారం కనుగొనలేకపోతే స్లైడ్లకు పేజీ సంఖ్యలను జోడించవచ్చు నేను నిజంగా ఒక పుస్తకాన్ని ఎంచుకొని తనిఖీ చేయను లైబ్రరీ నుండి ఒక పుస్తకాన్ని తనిఖీ చేయడానికి వేచి ఉండను నేను ఆన్లైన్లోకి వెల్లి పవర్ పాయింట్ 2010 లేదా దేనికైనా నేను పేజీ సంఖ్యలను స్లైడ్లకు ఎలా జోడిస్తాను అని తెలుసుకుంటాను మరియు వెంటనే పరిష్కారం వస్తుంది ఒక వీడియో అది నాకు చూపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఆపై ఇక్కడకు వెళ్ళండి ఆపై దీనిపై క్లిక్ చేసి ఇక్కడకు వెళ్ళండి మరియు మీరు మీ స్లైడ్లకు పేజీ సంఖ్యలను జోడించగలరు కాబట్టి ఇది ఒక రకమైన శిక్షణ నేను మాట్లాడుతున్నాను కాబట్టి శిక్షణ అత్యంత ప్రత్యేకమైనది కాకపోతే మరియు శీఘ్ర పరిష్కారాల కోసం ఒక విధమైన ధృవీకరణ అవసరం సంస్థలకు అవసరం లేదు వారికి ఇక అవసరం లేదు ప్రత్యేక శిక్షకులు లోపలికి రావడం మరియు వారి ప్రజలతో మాట్లాడటం మరియు ఈ ఆన్లైన్ కోర్సువేర్ ఆన్లైన్ శిక్షణ ప్రామాణికమైన ఆన్లైన్ శిక్షణ దీన్ని ఉపయోగించాలనుకునే వ్యక్తులకు కూడా అందుబాటులో ఉన్నాయి సంస్థలు ఇప్పుడు చేస్తున్నది ఇదే వారు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఖర్చులను తగ్గించుకుంటున్నారు శిక్షణలో ఒక పెద్ద సవాలు ఏమిటంటే శిక్షణ పని చేస్తుందా పెద్ద పెద్ద ప్రశ్న మీకు సరైన ఉద్దేశం ఉంది మీరు ప్రయత్నిస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారో అది ప్రజలకు ఇవ్వండి వారికి చాలా అవసరం మీరు వారికి అన్ని వనరులను ఇచ్చారు మీరు వారిని ప్రోత్సహించారు వారు నేర్చుకున్నారు ఎంతకాలం మీరు వారికి నేర్పించినా మరియు ఇది నిజంగా మెరుగైన లాభాలకు దారి తీస్తుంది దాని కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి చాలా సంస్థలు లేదా చాలా వ్యాపారాలు అన్ని వ్యాపారాలు ఏదైనా వ్యాపారం కోసం మొదటి ప్రాధాన్యత చాలా డబ్బు సంపాదించడం మరియు మీరు మీ జీతం పొందుతారు ఆ డబ్బు నుండి కాబట్టి వారు శిక్షణలో ఎందుకు పెట్టుబడి పెడతారు ఎందుకంటే వారు మరింత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు వారు శిక్షణలో ఎందుకు పెట్టుబడి పెడతారు ఎందుకంటే వారు తప్పులు చేయటానికి ఇష్టపడరు అది వారికి వృధా ఖర్చు అవుతుంది భవిష్యత్తులో ఈ శిక్షణ ఈ శిక్షణ పొందిన వ్యక్తులు ఆ శిక్షణను ఉపయోగించుకోనీ మరియు సంస్థలో అంతకుముందు చేసిన తప్పులు మళ్లీ జరగకుండా నిరోధించగలరా లేదా వారు సంస్థకు సహాయం చేయగలరా వారు నేర్చుకున్నదాని ద్వారా ఏమైనా ఉపయోగించి వారు సంస్థకు సహాయం చేయగలరా ప్రస్తుతం సంపాదించే దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించటానికి అది ఒక పెద్ద ఆందోళన నేర్చుకున్న దానిని అర్ధవంతం చేయటం మీరు నేర్చుకున్న అభ్యాసం లేదా శిక్షణను ఎలా అర్ధవంతం చేస్తారు శిక్షణ ప్రారంభంలో శిక్షణ పొందేవారికి సహాయపడటానికి శిక్షణా కార్యక్రమం యొక్క విలువను అంచనా వేయడానికి ఒక అవలోకనాన్ని అందించండి మీ ట్రైనీలకు చెప్పండి శిక్షణ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది వారితో చాలా నిజాయితీగా ఉండండి వారికి చెప్పండి మీరు ఎందుకు ఇది చేస్తున్నారు ఏమి చేస్తున్నారు శిక్షణా కార్యక్రమం యొక్క ప్రతి సెషన్లో టేక్అవేల జాబితాను రూపొందించడానికి వారికి చెప్పండి ప్రోత్సహించండి వివిధ రకాల తెలిసిన ఉదాహరణలను చేర్చండి వారికి అర్థమయ్యే భాషలో వారితో మాట్లాడండి కాబట్టి విదేశీ రచయితలు రాసిన చాలా పుస్తకాలను నేను సూచిస్తున్నానని మీరు గ్రహించి ఉండాలి భారతీయులు కాని రచయితలచే సంస్థలలో మనం పనులు చేసే మార్గం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో చాలా వరకు పోలి ఉంటుంది కానీ సాధ్యమైనంతవరకు నేను భారతీయ సంస్థల నుండి ఉదాహరణలను ప్రయత్నిస్తాను అందువల్ల మీరు మీ ఇళ్లలో కూర్చొని మీరు ఈ ఉపన్యాసాలను వింటున్నప్పుడు సాధ్యమైనంతవరకు నేను మీకు చెప్తున్నది మీ రోజువారీ జీవితాలకు అన్వయించుకోగలరు మరియు మీరు ఈ ఉపన్యాసాల ద్వారా పొందిన శిక్షణను మీ యొక్క ఉద్యోగానికి బదిలీ చేయండి ఇది ఈ ఉపన్యాసాల లక్ష్యం కాబట్టి వివిధ రకాల సుపరిచితమైన ఉదాహరణలను చేర్చడం ద్వారా ప్రత్యేకించి శిక్షణ చాలా కేంద్రీకృతమై మరియు చాలా వివరంగా ఉంటుంది లేదా ఒక సంస్థ దాని ప్రస్తుత ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలను వెంటనే వారు శిక్షణను ఎలా ఉపయోగించగలుగుతారు వారు బోధించినవి వారికి చూపించడం చాలా అవసరం సమాచారం యొక్క లాజికల్ ఆర్గనైజేషన్ సమాచారం ఇది తార్కిక క్రమంలో ఉంటే అది చాలా వేగంగా గ్రహించబడుతుంది మరియు ఇది మరింత గుర్తుకు వస్తుంది సమాచారం ఒకదానికొకటి అనుసంధానించబడని బిట్స్ మరియు ముక్కలుగా ఉంటే ప్రజలు దానిని గుర్తుంచుకోలేరు కాబట్టి తెలిసిన నిబంధనలు మరియు భావనలను ఉపయోగించడం శిక్షణ పొందినవారి ఆసక్తిని కొనసాగించడం మరియు శిక్షణ సమయంలో మరియు తరువాత విజయాల అనుభూతిని ఇవ్వడం అది చాలా అవసరం శిక్షణను విచ్ఛిన్నం చేయండి శిక్షణ కూడా చాలా కష్టమైన చర్య శిక్షణకు కూడా చాలా పని అవసరం ప్రయత్నం అవసరం దానిని ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి మీరు ఉద్యోగులకు సహాయం చేస్తే ఈ శిక్షణను వారి శిక్షణ ద్వారా చిన్న భాగాలుగా విభజించండి వారు ప్రేరేపించబడతారు ఒక భాగం నుండి మరొక భాగానికి వెళ్ళగలరు కాబట్టి ఇది విజువల్ ఎయిడ్స్ యొక్క తప్పనిసరి ఉపయోగం ఇది ఈ ఉపన్యాసాలలో నేను చేయలేదు కానీ ఇది ఎల్లప్పుడూ మీ శిక్షణకు చాలా విలువను జోడిస్తుంది శిక్షణ అవసరాలను సృష్టించడం మరియు నడిపిచడం మీరు శిక్షణను ఎలా ఉపయోగించవచ్చో ప్రజలకు చూపుతారు ఆపై వారు ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి నేర్చుకొని కొనసాగించడానికి వారిని ప్రోత్సహించండి కాబట్టి శిక్షణ అవసరం ఎపుడు ఉంటుంది సమయం తో పాటు అన్ని మారుతూ ఉంటాయని వారు తెలుసుకోవాలి మరియు వారు దీన్ని స్వంతంగా చేయాలి దీని సహాయంతో సంస్థ లేదా వారి స్వంతంగా వారు తమ సొంత పని గురించి మరింత ఎక్కువగా నేర్చుకోవాలి మరియు మీ సంస్థలోని ప్రక్రియలను నిరంతరం అభివృద్ధి చేయడం ద్వారా మీరు దీన్ని ఎలా చేస్తారు మీ సంస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటే నిరంతరం అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులు కూడా ఆత్మసంతృప్తి చెందరు ఉద్యోగులు కూడా వారు కూర్చోని ఏమి చేస్తున్నారో మరియు దానితో విసుగు చెందరు ఆ సమయం వరకు వారు ఏమి చేస్తున్నారో దానిని మెరుగుపరచడానికి వారిని ప్రోత్సహిస్తారు నైపుణ్యాల బదిలీని సులభతరం చేయటం గరిష్టీకరించండి నైపుణ్యాల బదిలీకి మీరు ఎలా సహాయం చేస్తారు నైపుణ్యాల బదిలీ నిజ జీవిత పరిస్థితులలో ఒకరు నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది నిజ జీవిత పరిస్థితులకు ఒకరు నేర్చుకున్న నైపుణ్యాలను వర్తింపజేయడం కాబట్టి మీరు ఈ బదిలీని ఎలా సులభతరం చేస్తారు గరిష్టీకరించడం శిక్షణ పరిస్థితి మరియు పని పరిస్థితి మధ్య సారూప్యత ద్వారా వాటిని ఎలా అన్వయించవచ్చో చూపించండి మీరు తరగతి గదిలో శిక్షణ ఇస్తుంటే అనుకరించండి అప్పుడు తరగతి గది పరిస్థితిలో నిజ జీవిత పరిస్థితిని అనుకరించండి తగిన శిక్షణ ఇవ్వండి ప్రత్యేకించి అది హాండ్స్ ఆన్ శిక్షణ ఆయితే అప్పుడు మీరు తప్పక ఉద్యోగులకు తగిన అభ్యాసం అందించాలి పునరావృతం చేయడానికి మిమ్మల్ని చూడటానికి వారికి అవకాశం ఇవ్వండి ఆపై ఏమైనా పునరావృతం చేయడానికి మీరు ఉన్నారు క్రొత్త విషయం వారు చేయవలసింది ఏమైనప్పటికీ వారు నేర్చుకుంటున్న కొత్త నైపుణ్యాల గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి సమక్షంలో వారు ప్రాక్టీస్ చేయాలి వారు యంత్రం యొక్క ప్రతి లక్షణాన్ని గుర్తించాలి లేదా ప్రక్రియలో అడుగు పెట్టాలి కాబట్టి పేర్లు స్పష్టంగా ఇవ్వండి ప్రక్రియ యొక్క వివిధ దశలను గుర్తించండి శిక్షణ యొక్క దృష్టిని ఉద్యోగంలోని ముఖ్యమైన అంశాలకు సూచించండి సంభావ్య ఒత్తిడితో కూడిన పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించండి కాబట్టి లోపలికి వచ్చే మరియు బయటికి వెళ్లే వాటి గురించి వారికి చెప్పండి వారు నేర్చుకుంటున్న లేదా ఈ కొత్త నైపుణ్యంలో వారు నేర్చుకుంటున్న దానితో సమస్యలు ఏమైనా ఎదుర్కోగలరని వారికి చెప్పండి శిక్షణ పొందినవారిని వారి స్వంత వేగంతో నేర్చుకోవడానికి అనుమతించండి మరియు సులభతరం చేయండి కాబట్టి వేగంతో నేర్చుకోవటానికి వారికి సహాయపడండి వారు చాలా సౌకర్యంగా ఉన్న అనుభూతి చెందుతారు సంభవించిన వెంటనే స్వీయ సరియైన ప్రతిస్పందనలను ప్రోత్సహించడం ద్వారా మరియు తప్పు వాటిని సరిదిద్దడం ద్వారా అభ్యాసాన్ని బలోపేతం చేయండి కాబట్టి వారు పొరపాట్లు చేసినప్పుడల్లా వాటిని సరిదిద్దండి ఆపై వారు పొరపాట్లు చేయరు తద్వారా వారు అర్థం చేసుకోగలుగుతారు వారు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మరియు వారు వాటిని నిరోధించగలుగుతారు వారు వారి స్వంత పనిని పర్యవేక్షించుకుంటారు రోజు సమయం లేదా కార్యక్రమం యొక్క వ్యవధి కార్యాలయ కార్యకలాపాలు మరియు సంస్కృతి మొదలైన వాటి యొక్క ప్రభావంపై సున్నితంగా ఉండండి మళ్ళీ దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కొంతమంది ఇలా చెబుతారు మేము ఉదయం బాగా నేర్చుకుంటాము అని కొంతమంది భోజనం తర్వాత అభ్యాస వక్రత తగ్గుతుంది అని కొంతమంది పూర్తి భోజనం చేసిన తర్వాత ఎవరిని అడగకూడదు పూర్తి భోజనం తర్వాత ప్రజల పనితీరు తగ్గుతుంది వీటిలో దేనినైనా నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ భారతదేశం వంటి ప్రదేశాలలో వ్యక్తిగత అనుభవం నుండి నేను మీకు చెప్పగలను బయట చాలా వేడిగా ఉన్నప్పుడు మన శక్తి స్థాయిలు తగ్గుతాయి దానికి శారీరక కారణం ఉంది ఒకవేళ మనం తగినంత నీరు తాగడం లేదు లేదా మనం తగినంత కార్బోహైడ్రేట్లను తీసుకోకపోతే శక్తి క్షీణించినట్లు మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఎక్కువగా చెమట పడుతుంటుంది మరియు నా ఉద్దేశ్యం ఇది కేవలం శారీరకమైనది ఇది వాస్తవం మరియు ఆ సమయంలో లేదా మనం చాలా భారీగా ఏదైనా తింటే శరీర శక్తి మనం తిన్న దానికి జీర్ణమయ్యే దిశగా ఉంటుంది మరియు తగినంత రక్తం మెదడుకు వెళ్ళడం లేదు అంటే వారికి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది తరువాత బియ్యం లేదా బంగాళాదుంపలు లేదా ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నవారు ఉంటారు మరియు ఆ ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ఇది మన ఆసక్తిని మరియు మన శక్తి స్థాయిలను మనం చేస్తున్న దానితో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉపాధ్యాయుడిగా నాకు తెలుసు మధ్యాహ్నం తరగతులు నాకు చాలా కష్టం మరియు నా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లంచ్ చేరిన తర్వాత సెషన్లు మరియు మనము అదనపు కష్టపడాలి మెలకువగా ఉండటానికి మరియు మన విద్యార్థులను మేల్కొని ఉంచటానికి మనమందరం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము రోజు సమయం కూడా మరియు రోజు సమయం మాత్రమే కాదు ఇది చాలా విషయాలు ప్రతిరోజు సమయంతో కలిపి అభ్యాస వక్రతపై అది ప్రభావం చూపవచ్చు కాబట్టి కార్యాచరణ ఆధారిత శిక్షణను పెంచాలని ఎవరైనా కోరుకుంటారు ప్రజల శక్తి స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నట్లు గ్రహించినప్పుడు వారిని మరింతగా పాల్గొనడానికి మరియు వారిని మేల్కొలపడానికి మరియు వారికి సహాయపడవచ్చు మరింత తెలుసుకోవచ్చు నా ఉద్దేశ్యం ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి శిక్షణ పోకడలు మళ్ళీ సవాళ్లు సామాజిక ఒత్తిళ్లు ఉద్యోగుల కోణం నుండి మనము శిక్షణ గురించి మాట్లాడేటప్పుడు ఉద్యోగులు ఎదుర్కొనే కొన్ని సవాళ్లు సామాజిక ఒత్తిళ్లు అత్యంత ప్రత్యేకమైన వాతావరణంలో ప్రదర్శించడానికి ఒత్తిడి ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవగాహన మరియు వినియోగదారుల తదుపరి అంచనాల నేపథ్యంలో నాణ్యత నిర్వహణ ఉద్యోగులుగా మనము మన వినియోగదారులను మెప్పించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము మన నెట్వర్క్లను నిర్వహించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు మరియు అక్కడే మనకు అనిపిస్తుంది ఆత్రుతగా ఉంటుంది మనం ఏమి నేర్చుకోవాలి మరియు మనం ఎలా నేర్చుకోవాలి ఇంకా మంచిగా ఇంటర్ పర్సనల్ అంచనాలు మరియు పరస్పర సాంస్కృతిక పరిసరాల నిర్వహణ మళ్ళీ నేను దీనిపై తగినంతగా ఒత్తిడి చేయలేను పరస్పర పనితీరు పరిసరాలు మన పనితీరుపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కూర్చున్న వివిధ రకాల వ్యక్తులతో మనము ఎలా వ్యవహరిస్తాము అది మరొక పెద్ద ఆందోళన బహుళ ఖండ వాతావరణంలో ఆఫ్ షోరింగ్ మరియు నిర్వహణ శిక్షణకు సంబంధించినంతవరకు ఇది చాలా కష్టమైన అంశం రెండు వేర్వేరు ఖండాలలో లేదా మూడు వేర్వేరు ఖండాలలో కూర్చున్న ఉద్యోగుల పనితీరు మధ్య మీరు సమానత్వాన్ని ఎలా కొనసాగిస్తారు బహుళజాతి కంపెనీలు ఇదే చేస్తున్నాయి బహుళజాతి కంపెనీల మానవ వనరుల నిర్వాహకులు చేస్తున్నది అంత కష్టమైన పని మనము దానిని గ్రహించలేము మీరు ఎలా కనుగొంటారు ఎవరు సమర్థులు లేదా ప్రజలు ఎలా స్పందించబోతున్నారు లేదా వారు సురక్షితంగా కూర్చోని ఉన్నారా ఒకవేళ ఒక జట్టులో ఒక భాగం ఆఫ్రికాలో కూర్చుంటే మరొకటి ఐరోపాలో కూర్చుని ఆ జట్టులో మూడవ భాగం భారతదేశంలో కూర్చుని ఉంటే ఎలా తెలుసుకుంటాం మరియు మనము సమాంతరాలను ఎలా గీస్తాము మరియు వారి పర్యవేక్షకుడు యునైటెడ్ స్టేట్స్లో కూర్చున్నాడు వారి కస్టమర్లు జపాన్లో కూర్చున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి వినియోగదారులు జపాన్ రష్యా మరియు మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు మరియు బృందంలో ప్రజలు భారతదేశంలో ఇక్కడ కూర్చున్నారు మరియు కొందరు దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనా లో కావచ్చు మరియు సంస్థ యునైటెడ్ స్టేట్స్లో ఉంది కాబట్టి మీరు ఏమి చేస్తారు యునైటెడ్ స్టేట్స్లో కూర్చున్న వ్యక్తికి తెలుసా బ్రెజిల్లో కూర్చున్న వ్యక్తి ఏమి చేయగలడు లేదా ఏమి చేయలేరు వారు సందర్శించవచ్చు కానీ వారు ఎలా పని చేస్తారో తెలుసుకోలేరు మరియు బ్రెజిల్లో కూర్చున్న ఒక వ్యక్తి భారతదేశంలో ఖచ్చితమైన రీతిలో మంచి పనితీరు ఇవ్వగలరా అదే వ్యక్తికి భారతదేశంలో ఇబ్బంది ఉండవచ్చు మరియు దక్షిణాఫ్రికాలో కానీ బ్రెజిల్లో చాలా సౌకర్యంగా ఉండవచ్చు ఒక భారతీయుడు భారతదేశంలో కంటే బ్రెజిల్లో సౌకర్యంగా ఉండవచ్చు కాబట్టి ఒక ఆసక్తికరమైన టీవీ షో లో ఆ విధమైన చాలా సాంస్కృతిక విషయాలు మరియు శిక్షణ మరియు మానవ వనరుల సవాళ్లకు అవసరాలను తెలియజేశారు నాకు కూడా తెలియదు దాని గురించి నేను చెప్పాలనుకున్నా ఇది 'అవుట్సోర్స్' ఇది చాలా ఆసక్తికరమైన టీవీ షో మళ్ళీ నేను దానిని ప్రచారం చేయడానికి ప్రయత్నించడం లేదు నేను ఇప్పుడే ఆలోచించాను ఇది చర్చకు చాలా సందర్భోచితమైనది అని కాబట్టి బహుళ ఖండ వాతావరణంలో ఆఫ్ షోరింగ్ మరియు మేనేజ్మెంట్ ఒక పీడకల కావచ్చు శిక్షణ పరంగా కూడా చాలా అవకాశాలు నిండి ఉండవచ్చు మీరు ఒక్కసారి ఆ మిశ్రమం పొందిన తర్వాత మీరు మరెక్కడా తప్పు చేయలేరు శిక్షణ పంపిణీలో నిర్మాణ సమస్యలు నిర్మాణానికి సంబంధించి మరికొన్ని సవాళ్లు కార్పొరేట్ నిబద్ధత లేకపోవడం మరియు అసమానంగా ఉండటం ఇది ఒక అవగాహన లేకపోవడం మరియు అసమానంగా ఉండడం శిక్షణపై వ్యాపారం యొక్క మొత్తం ఖర్చులు సరిపడా లేవు ప్రజలు ఇవి సరిపోవు అని గ్రహించవచ్చు కానీ మీరు ఎక్కడ గీతను గీస్తారు పాఠశాలలు డిగ్రీలను ప్రదానం చేస్తాయని వ్యాపారాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ గ్రాడ్యుయేట్లు నైపుణ్యం సాధించినట్లు వారు హామీ ఇవ్వరు ఇది ఒక పెద్ద విషయం ఈ విషయాన్ని వివిధ సంస్థలు వివిధ అధ్యయనాల ద్వారా తీసుకువచ్చాయి పాఠశాలలు మరియు కళాశాలలలో మనం ఏమి బోధిస్తున్నామో అది సరిపోదు కానీ విద్యావేత్తగా నా ప్రశ్న ఏమిటంటే ఎంతవరకు సరిపోతుంది అని మనం ఎలా గుర్తించగలం ఉపాధ్యాయునిగా నేను వీలైనంత సమాచారం ఇవ్వవచ్చు మరియు నా విద్యార్థి తన జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల మొత్తం స్వరూపం తో నేను ఆమె ముందుకు రాలేను కాబట్టి నేను వారిని పర్యావరనం తో సెన్సిటివ్ గా ఉండేలా మాత్రమే చేయగలను మరియు నిర్దిష్ట పర్యావరణ పరిస్థితులలో వ్యవహరించటానికి వారి స్వంత మార్గాలను రూపొందించడంలో వారికి సహాయపడతాను మరియు అదే మేము చాలా చాలా కష్టపడి ప్రయత్నిస్తాము మీకు తెలుసా నాకు ప్రపంచంలోని ప్రాప్యత ఉన్న ఉత్తమ వనరులు ఉన్న ఒక ప్రదేశంలో కూర్చోవడం పరిశ్రమ ఇచ్చే ఈ సమస్యను నేను ఇంకా ఎదుర్కొంటున్నాను నేను ఏమనుకుంటున్నానో దానికి అవసరం కాబట్టి నేను పరిశ్రమ కోణం నుండి విషయాలను చూడగలను కానీ పరిశ్రమ కోసం 'విద్యార్థి' అని పిలువబడే ఒక ఉత్పత్తిని సిద్ధం చేస్తున్న సేవా ప్రదాత కోణం నుండి కూడా నేను విషయాలు చూడగలను కళాశాలలు మరియు పాఠశాలలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటం ఇది మరియు ఇది నిరంతర పోరాటం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సంస్థలలో శిక్షకులు అంతర్గత శిక్షకులు కూడా ఎదుర్కొంటారు వేర్వేరు పరిస్థితుల కోసం మేము మా ఉద్యోగులను ఎలా సిద్ధం చేస్తాము మరియు మేము ఇచ్చే శిక్షణ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది మరియు వ్యవధి మరియు ప్రామాణికత పెద్ద ఆందోళన శిక్షణ పొందిన కార్మికులను వేటాడటం వ్యాపారాలకు పెద్ద సమస్య మరియు శిక్షణ కోసం బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది చివరి తరగతిలో నేను మాట్లాడింది ఇదే మనము శిక్షణ పారడాక్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీకు తెలుసా లేదా నేను ఈ తరగతిలో మాత్రమే పేర్కొన్నాను అని నేను అనుకుంటున్నాను కానీ శిక్షణ పారడాక్స్ ఏమిటంటే మనము ఉద్యోగులకు శిక్షణ ఇస్తాము వారి మెరుగైన పనితీరుకి సహాయపడటానికి మరియు అదే సమయంలో మనము వారికి శిక్షణ ఇచ్చినప్పుడు వారి వద్ద బయటికి వెళ్ళిపోవడానికి ఉన్న వనరుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ పొందిన ఉద్యోగులను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడ గీతను గీస్తారు శిక్షణ గురించి వాక్చాతుర్యం ఉన్నప్పటికీ పెట్టుబడిగా చూడటం ప్రస్తుత అకౌంటింగ్ నియమాలకు ఇది అవసరం దీనిని ఖర్చుగా పరిగణించాలి ప్రభుత్వ సంస్థల నుండి తగిన మద్దతు లేకపోవడం యజమానులకు ఏమి అవసరం మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు ఏమి బోధిస్తాయి అనే వాటి మధ్య సమన్వయ లోపం మరియు వ్యవస్థీకృత శ్రమ కాబట్టి ఇవి కొన్ని ఆందోళనలు మరియు వ్యవస్థీకృత శ్రమ యూనియన్ మరియు ఇవన్నీ ఖచ్చితంగా మన ఉద్యోగులకు ఎలా శిక్షణ ఇస్తాయనే దానిపై మరొక కోణాన్ని తెస్తుంది మరియు మనం వారికి ఏమి ఇస్తాము మరియు మనం ఇవ్వలేము సమర్థవంతమైన శిక్షణ సాధన యొక్క లక్షణాలు ఉన్నత నిర్వహణ శిక్షణకు కట్టుబడి ఉన్నప్పుడు సమర్థవంతమైన శిక్షణ జరుగుతుంది వ్యాపార వ్యూహం మరియు శిక్షణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్పుడు శిక్షణ చేపట్టినప్పుడు వ్యాపార వ్యూహానికి అనుగుణంగా సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన శిక్షణ జరుగుతుంది శిక్షణ సమగ్రంగా క్రమబద్ధంగా మరియు నిరంతరాయంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక రోజు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి మరియు వారిని వదిలివేస్తారు ఆ తరువాత తమను తాము రక్షించుకోవటానికి ఇది నిరంతరం ఉండాలి ఇది క్రమపద్ధతిలో ఉండాలి దీన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి ఉన్నత నిర్వహణ చేస్తే అవసరమైన వనరులను పెట్టుబడి పెట్టడానికి తగిన మరియు సకాలంలో శిక్షణ ఇవ్వడానికి శిక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది సకాలంలో ఉండాలి ఇది తగినంతగా ఉండాలి ఇది సరిపోవాలి చాలా తక్కువ కాకూడదు చాలా ఎక్కువ కాకూడదు కానీ ఉద్యోగులకు ఏమి శిక్షణ ఇవ్వాలి ఎలా చేయాలి అని నిర్ణయించడంలో పైనున్న నిర్వహణ వారు వ్యక్తిగతంగా పాల్గొనాలి శిక్షణ పారడాక్స్ గురించి చెప్పాను ఇది ఒక వ్యక్తి యొక్క ఉద్యోగ సామర్థ్యం సంస్థ వెలుపల ఏకకాలంలో అతని లేదా ఆమె ఉద్యోగ భద్రతను పెంచుతుంది మరియు ప్రస్తుత యజమానితో కలిసి ఉండాలనే కోరిక ను పెన్చుతుంది మరియు మనం ఎక్కడ ఈ సున్నితమైన సమతుల్యతను సాధించాలి మనము ఒక ఉద్యోగి శిక్షణ కోసం పెట్టుబడి పెడతాము కానీ అదే సమయంలో మనము ఉద్యోగికి ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇవ్వాలి ఎందుకంటే మనం అలా చేయకపోతే ఉద్యోగి యొక్క శిక్షణలో పెట్టుబడి పెట్టడం ఖచ్చితంగా ఉద్యోగి నుండి నిబద్ధతను పెంచుతుంది కానీ ఒక పాయింట్ వరకు మాత్రమే ఆ శిక్షణతో పాటు వృద్ధికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఉద్యోగి నిరుత్సాహపడతాడు తగ్గించబడే అనుభూతి చెందుతాడు మరియు ఈ ఉద్యోగికి ఈ కొత్త శిక్షణా సమితి ఉన్నందున వారు సంస్థకు వెలుపల మరింత ఉపాధి పొందుతారు కాబట్టి అది సంస్థకు కష్టంగా ఉంటుంది శిక్షణా కార్యక్రమాలను ఎలా రూపొందించాలి ఇది వివిధ దశల ద్వారా జరుగుతుంది ఇక్కడ మొదటి దశ లో విశ్లేషణ అవసరం ఉద్యోగం యొక్క నిర్దిష్ట జ్ఞానం మరియు నైపుణ్యాల అవసరాలు మీరు గుర్తించండి మరియు ఇతర ట్రైనీ యొక్క జ్ఞానం మరియు నైపుణ్యాలతో వీటిని సరిపోల్చండి కాబట్టి ఏమి చేయాలో తెలుసుకోండి మరియు ఉద్యోగులు అక్కడ ఎలా బోధించవచ్చో తెలుసుకోండి బోధనా రూపకల్పన తరువాత ఏది అవసరమో అది తగ్గించబడుతుంది అప్పుడు ఒక సూత్రీకరణ చేయండి నిర్దిష్ట కొలవగల జ్ఞానం మరియు పనితీరు శిక్షణ లక్ష్యాలు శిక్షణా ప్రోగ్రామ్ కంటెంట్ ను సమీక్షించండి మరియు శిక్షణా కార్యక్రమం కోసం బడ్జెట్ను అంచనా వేయండి శిక్షణ ఎలా ఇవ్వబడుతుందో నిర్ణయించండి ఆపై అమలు చేసి దాన్ని సమీక్షించండి శిక్షణా కార్యక్రమం యొక్క అంచనా దశ దీని మొదటి భాగం సంస్థ విశ్లేషణ నా విజన్ ఏమిటి నా లక్ష్యం ఏమిటి నేను ఏమి చేయబోతున్నాను అది చాలా ముఖ్యం ఆ తరువాత కార్యకలాపాల విశ్లేషణ వస్తుంది ఆపరేషన్స్ విశ్లేషణ ఒక క్రమబద్ధమైన సమాచార సేకరణను సూచిస్తుంది ఇది పని ఎలా జరుగుతుందో వివరిస్తుంది నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను మనము ఉద్యోగ విశ్లేషణ మరియు టాస్క్ విశ్లేషణ గురించి మాట్లాడుతున్నాము క్రమబద్ధమైన సమాచార సేకరణ ఉండాలి మనము చేయాల్సిన పనిని చిన్న దశలుగా విచ్ఛిన్నం చేస్తాము మరియు మనము ప్రతి దశను సాధ్యమైనంత వివరంగా విశ్లేషిస్తాము మరియు ఆ పనిలో పాల్గొన్న ఉద్యోగులు మనకు ఏమి చేయాల్సిన అవసరం ఉందో తెలుసుకోండి ఈ ప్రమాణాలకు అనుగుణంగా పనులు ఎలా చేయాలో నిర్ణయించండి కాబట్టి మనకు వారు ఏమి చేయాలి వాటిని ఎలా చేయాలి మనకు వారు ఏమి చేయాలి అనే దానికి సమర్థవంతమైన పనితీరుకు అవసరమైన సామర్థ్యాలను నిర్ణయించాలి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మనకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం ఆపై మనకు వ్యక్తిగత విశ్లేషణ ఉంది కాబట్టి ఇది కార్యకలాపాల విశ్లేషణ ఇప్పుడు వ్యక్తిగత ఉద్యోగుల విశ్లేషణ ఎటువంటి నైపుణ్యాలు వారికి ఉన్నాయి వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం ఆపై లక్ష్యాల ఉత్పన్నం చేయటం ఉద్యోగులు చివరికి వారి భవిష్యత్ పనులన్నింటికీ ఆంకర్స్ గా ఉపయోగింస్తారు కొలవగల ఫలితాలు రెండవ దశ శిక్షణ మరియు అభివృద్ధి దశ దీనిలో మనము మీడియా మరియు అభ్యాస సూత్రాలను ఎంచుకుంటాము మనము నైపుణ్యాల బదిలీని అంచనా వేస్తాము ఆపై మనము మూల్యాంకన దశకు వెళ్తాము దీనిలో మనము అంచనా కోసం మూల్యాంకనం కోసం ప్రమాణాలను అభివృద్ధి చేస్తాము మనము ట్రైనీలను ప్రీటెస్ట్ చేస్తాము కాబట్టి మనము శిక్షణ ఇవ్వడం ప్రారంభించక ముందే మన ట్రైనీలకు మనం ఇవ్వబోయే వాటిని సమీక్షించడానికి చాలా క్రమబద్ధమైన ప్రణాళికను కలిగి ఉండాలి శిక్షణను పర్యవేక్షించడం శిక్షణ జరుగుతున్నప్పుడు మనము దానిని ఎలా పర్యవేక్షిస్తాము శిక్షణ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా అంచనా వేస్తాము శిక్షణ బదిలీని ఎలా అంచనా వేస్తాము ఈ శిక్షణ ఉద్యోగాలలో ఉన్నవారికి సహాయం చేస్తుందో లేదో అని మనము ఎలా నిర్ణయిస్తాము దీన్ని మనం ఎలా అంచనా వేస్తాము వారు శిక్షణను ప్రారంభించడానికి ముందే తెలుసుకోని ఉంచడం మనకు మళ్ళీ చాలా అవసరం మరియు అది సర్దుబాటు చేయడానికి మనకు సహాయపడుతుంది ప్రీ టెస్టింగ్ ట్రైనీలు మనము ఉద్యోగులకు ఏమి ఇస్తున్నామో దాన్ని సర్దుబాటు చేయడానికి మనకు సహాయపడతారు చాలా పెద్ద డ్యూటీ శిక్షణా కార్యక్రమం వాస్తవానికి ఈ పెట్టుబడి పెట్టడానికి ముందు ఏదైనా మార్చాల్సిన అవసరం ఉంటే మనము దీన్ని మార్చవచ్చు ఇప్పుడు అభిప్రాయం శిక్షణ ద్వారా వచ్చిన వ్యక్తులతో మనము ఈ ఒక్కొక్కటి చర్చించాలి ఆపై మనం మరింత భిన్నంగా వారికిమరింత విలువైనదిగా ఏదైనా చేయగలమా అని నిర్ణయించుకోవాలి విశ్లేషణ అవసరం వివిధ స్థాయిల అవసరాల విశ్లేషణ మొదటిది సంస్థాగత విశ్లేషణ ఇది సంస్థ యొక్క సంస్కృతి మిషన్ వ్యాపారం వాతావరణం దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక లక్ష్యాలు మరియు నిర్మాణం వంటి విస్తృత కారకాలను పరిశీలిస్తుంది సంస్థ విశ్లేషణ యొక్క ఉద్దేశ్యం మొత్తం సంస్థాగత అవసరాలు మరియు శిక్షణ యొక్క మద్దతు స్థాయి రెండింటినీ గుర్తించడం సంస్థ దృష్టికోణం నుండి ఎలాంటి శిక్షణ అవసరం మరియు ఈ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి సంస్థ ఏమి చేయగలదు రెండవ భాగం టాస్క్ అనాలిసిస్ ఇది ఉద్యోగం యొక్క పరీక్షను సూచిస్తుంది కాబట్టి మీరు గమనించండి ఏమి చేయాలి మరియు ఎలా చేయాలి చిన్న దశలు ఏమి ఉన్నాయి దీని యొక్క మూడవ భాగం వ్యక్తి విశ్లేషణ ఏ ఉద్యోగులకు శిక్షణ అవసరం ఉద్యోగులు ఎంత చక్కగా వారి ఉద్యోగాలలోని పనులు నిర్వహిస్తున్నారు అని పరిశీలించడం ద్వారా ఇది నిర్ణయిస్తుంది వారు ఏమి చేస్తున్నారు వారు సరిగ్గా చేస్తున్నారా వారు సరిగ్గా చేయడం లేదా వారి ఉద్యోగాలు మెరుగ్గా నిర్వహించడానికి వారికి ఏమి కావాలి కార్మికుడి పనితీరు మరియు సంస్థ యొక్క నిరీక్షణ లేదా ప్రమాణాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు ఇది తరచుగా అవసరం నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను నేను చూపించాను మనము ఎక్కడికి వెళ్తున్నామో మీరు తెలుసుకోవాలి తప్ప మనకు ఏమి కావాలో మనకు తెలుసు మనం నిర్ణయించలేము మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో కాబట్టి నేను పాయింట్ B ని చేరుకోవాలి మరియు నాకు ఈ విభిన్న నైపుణ్యాలు అవసరంపాయింట్ A నుండి పాయింట్ B కి చేరుకోవడానికి పనితీరు విశ్లేషణ ప్రస్తుత ఉద్యోగుల శిక్షణ అవసరాలను అంచనా వేయడం అవసరాల విశ్లేషణ యొక్క మరొక అంశం పనితీరు లోపం ఉందని మరియు శిక్షణ ద్వారా యజమాని సరిదిద్దాలా ఇటువంటి లోపాలు లేదా ఉద్యోగిని బదిలీ చేయడం వంటి ఇతర మార్గాలను నిర్ధారించే ప్రక్రియ ఇది కాబట్టి పనితీరు విశ్లేషణ ఉద్యోగి ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు మరియు ఉద్యోగి తరువాత ఏమి చేయగలడు మరియు ఏమి అవసరం అని కనుగొనడం పనితీరు విశ్లేషణ యొక్క కొన్ని సాధనాలు మనకు పనితీరు అంచనాలు ఉన్నాయి వ్యక్తి ఏమి చేస్తున్నాడో దానికి సంబంధించిన డేటా మనకు ఉంది అతని లేదా ఆమె పర్యవేక్షకుడి యొక్క పరిశీలనలు ఉద్యోగితో ఇంటర్వ్యూలు ఉద్యోగం జ్ఞానం మరియు అన్నీ వంటి వాటి యొక్క పరీక్షలు వారికి అసలు పనులు ఇవ్వండి వైఖరి సర్వేలు వ్యక్తిగత ఉద్యోగి రోజువారీ డైరీలు అసెస్మెంట్ సెంటర్ ఫలితాలు ప్రత్యేక పనితీరు గ్యాప్ విశ్లేషణాత్మక సాఫ్ట్వేర్ ఊహించిన మరియు వాస్తవమైన పనితీరులో ఖాళీలను మ్యాప్ చేయగల ప్రోగ్రామ్లు ఉన్నాయి మరియు అది కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు టాస్క్ విశ్లేషణ రికార్డ్ చేయడం మరొక సాధనం ఇది ఒక రూపం అవసరమైన పనులు మరియు నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక రూపంలో ఏకీకృతం చేస్తుంది ఇది శిక్షణ అవసరాలను నిర్ణయించడానికి ప్రత్యేకంగా సహాయపడుతుంది నిర్దిష్ట పనులు ఎప్పుడు ఎంత తరచుగా నిర్వహించబడతాయి వంటి పారామితులను కలిగి ఉండవచ్చు నిర్దిష్ట పనులు షరతులు కింద ఏ విధమైన పనితీరు అవసరం లేదా ఊహించబడింది అవసరమైన నైపుణ్యాలు మరియు ఈ పనులు సంస్థలో ఉత్తమంగా ఏ చోట నేర్చుకుంటాం కాంపిటెన్సీ మోడల్ సాధారణంగా ఒక రేఖాచిత్రంలో ఏకీకృతం అవుతుంది నైపుణ్యాల యొక్క ఖచ్చితమైన అవలోకనం ఎవరైనా బాగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మళ్ళీ వ్యక్తిగత విశ్లేషణలో ఒక భాగం ఇక్కడ సామర్థ్యాలు నైపుణ్యాలు ప్రవర్తనలు ప్రతిదీ కలిసి ఉంటాయి మరియు ఇది ఒక వ్యక్తికి అవసరమైన సాధనాల జాబితా నైపుణ్యం అనేది అతను లేదా ఆమెకు కేటాయించబడిన ఉద్యోగం చేయటానికి ఒక వ్యక్తి యొక్క సామర్ధ్యం ఇది శిక్షణ అవసరాల అంచనా నమూనా నేను ఈ మోడల్ ద్వారా మరింత వివరంగా తదుపరిసారి వెళ్తాను ఇది విశ్లేషణను పర్యావరణం ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి మాట్లాడుతుంది మరియు అది అవసరాలను ఎలా ప్రభావితం చేస్తుంది మరియు అది తిరిగి విశ్లేషణను ఎలా ప్రభావితం చేస్తుంది మరియు అది అవసరాలను ఎలా ప్రభావితం చేస్తుంది మరియు శిక్షణ యొక్క అవసరం ఎలా ఉందో అంచనా యొక్క ప్రతి దశలో ప్రభావితం అవుతోంది మరియు పరిష్కారాలతో ముందుకు రావడానికి అంచనా యొక్క ప్రతి దశలో అభిప్రాయాన్ని ఎలా తీసుకోవాలి కానీ తదుపరి తరగతిలో మనము దీని గురించి మరింత మాట్లాడతాము శిక్షణా కార్యక్రమాల రూపకల్పన మరియు అభివృద్ధి నేను నిజంగా ఈ రోజు కవర్ చేయాలనుకున్నాను కాబట్టి ఒకసారి మనము శిక్షణ అవసరాలను అంచనా వేసిన తరువాత మనము వాటిని ఎక్కడ అందించాలో తెలుసుకోవాలి స్థానం ఉద్యోగ శిక్షణలో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది తప్పనిసరిగా హాండ్స్ ఆన్ ప్రెజెంటేషన్ అయి ఉండాలి మనము శిక్షణను ఎలా ప్రదర్శిస్తాము కాబట్టి ఇది టెలి శిక్షణ ద్వారా ఉంటుంది ఇక్కడ చాలా మంది ట్రైనీలు చాలా ప్రదేశాల లో కూర్చుని చాలా ప్రదేశాలలో ఉన్న వారికి ఒకే సమయంలో ఆన్లైన్ లేదా టెలివిజన్ ద్వారా లేదా వారిని కలిసి కనెక్ట్ చేసే ఏదైనా మార్గం ద్వారా శిక్షణ ఇవ్వబడతుంది ఇది కంప్యూటర్ ఆధారిత శిక్షణ ద్వారా కూడా కావచ్చు ఒకరి స్వంత సమయం మరియు వేగంతో శిక్షణ కాబట్టి మీరు CD యొక్క DVD లను కలిగి ఉండవచ్చు నేను ఇప్పుడు పంపిణీ చేస్తున్న వంటి ప్రోగ్రామ్లను మీరు కలిగి ఉండవచ్చు అనుకరణలు అంటే జాబ్ సైట్ వద్ద ఉద్యోగ డిమాండ్లను ప్రతిబింబించే పరికరాలు లేదా పరిస్థితులు మీకు ఇవి ఉన్నాయి వీడియో గేమ్ల మాదిరిగానే నేను ప్రజలకు నేర్పించాను విమానం ఎలా డ్రైవ్ చేయాలి లేదా ఎలా ఎగరాలి అని ఆపై మీకు అసలు సిమ్యులేటర్లు వర్చువల్ రియాలిటీలు ఉన్నాయి ఇక్కడ ప్రజలను వాస్తవంగా అందులో ఉంచారు వారీని ఎయిర్స్ట్రిప్లో విమానంలో ఉంచరు వారు వాస్తవానికి కాక్పిట్ వలె అనిపించే దానిలో ఉంచబడతారు మరియు వారు ఒక గదిలో ఉంచబడ్డారు వాస్తవానికి కాక్పిట్ కూడా కదులుతుంది మరియు వారు ఏమి జరుగుతుందో శారీరకంగా అనుభూతి చెందుతారు మరియు ప్రదర్శించడానికి మరొక మార్గం సాధారణ తరగతి గది సూచన మరియు రోల్ ప్లేస్ వివిధ రకాల శిక్షణ నైపుణ్యాల శిక్షణ ఒకటి కొత్త నైపుణ్యాల శిక్షణ లేదా తిరిగి శిక్షణ ఇవ్వడం ఇప్పుడు మనకు క్రాస్ ఫంక్షనల్ శిక్షణ ఉంది అక్కడ మనము ఉద్యోగులకు నేర్పించాము వారికి కేటాయించిన ఉద్యోగం కాకుండా ఇతర ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించడానికి మరియు పీర్ ట్రైనర్ల సహాయంతో ఇది చేయవచ్చు మనకు జట్టు శిక్షణ ఉంది మనము వర్చువల్ టీం శిక్షణను కూడా కలిగి ఉండగలము ఇక్కడ ప్రజలు ఆన్లైన్లో బృందాలను కలిగి ఉంటారు మరియు మనకు సృజనాత్మకత శిక్షణ ఉంటుంది ఇది బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా చేయవచ్చు నిర్దిష్ట ఉద్యోగాలకు అవసరమైన ప్రోగ్రామ్ల యొక్క మూలాధార విధుల్లో ప్రాథమిక శిక్షణను సూచించే అక్షరాస్యత శిక్షణను మనం కలిగి ఉండవచ్చు మనకు వైవిధ్య శిక్షణ ఉంటుంది మనకు సంక్షోభ శిక్షణ ఉంటుంది నైతిక సాధనలో మనం నీతి శిక్షణ పొందవచ్చు మనము కస్టమర్ సేవా శిక్షణ పొందవచ్చు మరియు ఈ రోజుల్లో శిక్షణలో ముఖ్యమైన భాగం అయిన చట్టపరమైన సమస్యలు మరియు శిక్షణ గురించి కూడా మనం చర్చించవచ్చు మనము దీన్ని రేపు కవర్ చేస్తాము మీరు శిక్షణ యొక్క బదిలీ ఇది ఎంతవరకు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు ఉద్యోగంలో వర్తించవచ్చు అనే దాని ద్వారా వెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇది సానుకూలంగా ప్రతికూలంగా లేదా తటస్థంగా ఉంటుంది మరియు ఎక్కడైతే ఇందులో పాల్గొనేవారు అనుభవం మరియు అనువర్తనాల ద్వారా నేర్చుకుంటారో అక్కడ మనము యాక్షన్ లెర్నింగ్ కలిగి ఉండవచ్చు కాబట్టి రేపు ఈ విషయాలన్నింటినీ మనము కవర్ చేస్తాము కానీ ఈ రోజు నేర్పించినదాని ద్వారా మీరు వెళ్లాలని నేను సూచిస్తున్నాను మరియు రేపు వివిధ రకాల శిక్షణా పద్ధతులను ఎంచుకోవడానికి ఉపయోగించే పారామితులకు సంబంధించి కొన్ని ఆలోచనలతో రండి మరియు మనము తదుపరి తరగతిలో వాస్తవమైన నిర్దిష్ట శిక్షణా పద్ధతుల్లోకి ప్రవేశిస్తాము కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు రేపు మీతో మరింత ఇంటరాక్టివ్ సెషన్ ఉండాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు